సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై ఎన్పిటిఇఎల్ యొక్క ఎంఓఓసి కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటి కి చెందిన ప్రొఫెసర్ రవిచంద్రన్ నేను మీకు ఈ కోర్సును ఇస్తున్నాను మరియు మనము మొదటి వారంలో ఉన్నాము మీరు ఇప్పుడు మూడవ మాడ్యూల్లో ఉన్నారు ఈ మాడ్యూల్లో నేను మానవ అవగాహనల పై దృష్టి పెడతాను మరియు మనం కొన్ని గ్రహణ దోషాల ను ఎలా చేస్తాం మరియు ఈ దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని విషయాలను గ్రహించడంలోప్రజలను గ్రహించడంలో మనం తప్పులు చేస్తాము నేను ప్రారంభించే ముందు మునుపటి దానిలో మనం చేసిన దాని గురించి కొన్ని శీఘ్ర ముఖ్యాంశాలను మీకు తెలియజేస్తాను చివరి ఉపన్యాసంలో నేను సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి పెట్టాను ప్రజల నైపుణ్యాల యొక్క ముఖ్యమైన అంశంగా వాస్తవానికి వాటిని పర్యాయపదంగా పరిగణిస్తారు సాఫ్ట్ స్కిల్స్ను ప్రజల నైపుణ్యాలుగా పరిగణిస్తారు దీని అర్థం మీ అనుబంధం మరియు వ్యక్తులతో పరస్పర చర్య మీ జీవితంలో విజయం లేదా వైఫల్యానికి దోహదం చేస్తాయి మీ సంతోష భాగంలో ఎనభై శాతం మీరు ఎవరితో మీ గరిష్ట సమయాన్ని గడుపుతున్నారో మీ జీవిత భాగస్వామి లేదా బాస్ నిర్ణయిస్తారు అని కూడా నేను ప్రస్తావించాను ఇది ఎవరైనా కావచ్చు కానీ మీరు గరిష్ట సమయాన్ని గడుపుతున్న ఈ ఒంటరి వ్యక్తి మీ ఆనందాన్ని నిర్ణయించబోతున్నాడు కాబట్టి మీరు మీ సాఫ్ట్ స్కిల్స్ మీద పని చేసిమీ జీవితంలో మీరు నిజంగా కోరుకున్నది సాధించడానికి మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి కానీః మీ జీవితంలో మీకు ఏమి కావాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీలో చాలా మంది కేవలం జీవితాన్ని గడుపుతారు ఆటో పైలట్ మోడ్ ఏ వస్తువులు వచ్చినా వాటిని తీసుకుంటారు ఒక ఫ్లోతో వెళ్లండి కానీ మీరు మీ జీవిత గమనాన్ని నిర్ణయించలేరు వాస్తవానికి మీరు మీ మిషన్ స్టేట్మెంట్ చేసే ప్రయోజనం మరియు దృష్టి గురించి మీకు చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా ఉండాలంటే మీరు మనస్సులో ముగింపుతో ప్రారంభించాలి నేను స్టీవెన్ కోవీ యొక్క అలవాట్లలో ఒకదానిని ఉటంకించాను అతను తన సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ నుండి మాట్లాడుతున్నాడు దీనిలో మీరు ముగింపును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించాలని ఆయన చెప్పారు ప్రతి రోజు మీరు ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక పనిని ప్రారంభించాలి కాబట్టి నేను ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది ఫలితం ఎలా ఉంటుంది మరియు మీరు మీ జీవితానికి మరియు మీ వ్యక్తిత్వ అభివృద్ధికి ఎటువంటి విలువను జోడించని ఏ పనిని చేయడం మానేయాలి ఈ పని మీ జీవితానికి లేదా విలువకు ఏదైనా జోడిస్తుందా అని మీరు అడిగినప్పుడు మీరు దీన్ని చేస్తే అది మీ వ్యక్తిత్వానికి ఏమీ చేయదని మీరు అనుకుంటే ఆ పనిని చేయవద్దు ఇప్పుడు తదుపరి ప్రశ్న స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభ చిరునామాగా మనము ఇచ్చిన స్టీవ్ జాబ్ యొక్క వీడియోను మీరు చూడవచ్చని నేను పాస్ చేస్తున్నప్పుడు చెప్పాను మీరు చూశారా ఇప్పుడు నేను పేర్లను వ్రాయబోతున్నాను నేను పుస్తకాలను సూచించబోతున్నాను నేను ప్రస్తావించిన మరో పుస్తకం స్టీవెన్ కోవీ యొక్క సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ నేను ఒక అలవాటు గురించి మాట్లాడాను నేను మరొక అలవాటు గురించి మాట్లాడవచ్చు కానీ నేను మీకు సమానంగా ముఖ్యమైన ఇతర అలవాట్లను చదవడానికి వదిలివేస్తాను మరియు నేను ఆ అలవాట్లను తాకవచ్చు నేను అలా చేయకపోవచ్చు కానీ మీరు దీన్ని అదనంగా చదవ వచ్చని నేను మీకు చెప్పినప్పుడు వాస్తవానికి కోర్స్ కోసం డిమాండ్ చేయబడలేదు ఇది మీరు చదివినట్లుగా ఉంటుంది తద్వారా నేను కోర్సుతో ముందుకు సాగుతున్న విధానం గురించి మీకు మంచి అవగాహన లభిస్తుంది ఇప్పుడు మీరు దీన్ని చేయకపోతే మళ్ళీ గూగుల్ చేయండి యూట్యూబ్కు వెళ్లి స్టీవ్ జాబ్ ప్రారంభ చిరునామాను చూడండి ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇది మీకు మీ ఉద్దేశ్యం ఎందుకు ఉండాలి అనే స్పష్టమైన దృక్పథంలో కూడా ఉంచుతుంది మీ జీవితంలోని లక్ష్యాల గురించి మీరు ఎందుకు స్పష్టంగా ఉండాలి ఇప్పుడు ఈ మాడ్యూల్లో నేను మనం లొంగిపోయే గ్రహణ వ్యత్యాసం గురించి మాట్లాడబోతున్నాను అంటే మనం వస్తువులను చూసే విధానం మన ఐదు అవయవాల ద్వారా గ్రహించే విధానం ముఖ్యంగా మన కళ్ళ నుండి విషయాలను అక్షరాలా స్వీకరించి ఆపై మన మనస్సులో సమాచారాన్ని సేకరించే విధానం మనం విషయాలను ఫిల్టర్ చేసే విధానం కొన్ని విషయాలను ఏకపక్షంగా చూసే విధానం ఇతర విషయాలను చూడలేని విధానం ఇది మన అవగాహనను నిర్ణయిస్తుంది అంటే మనం విషయాలను సరిగ్గా మనం చూడాల్సిన విధంగా చూడటం లేదు నేను మీకు కొన్ని వస్తువులను ఎలా చూపించబోతున్నానో వివరిస్తాను మీరు వాటిని చూస్తారు మరియు అప్పుడు మీరు నా ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు పెర్సెప్చుయల్ డిఫరెన్స్ లను చూడండి మనం ఈ కప్పులను ఎలా పిలుస్తాము ఇది నిండి ఉంది మరియు స్పష్టంగా ఇది ఖాళీగా ఉంది కానీ మీరు దీన్ని ఎలా పిలుస్తారు మీరు దీన్ని ఎలా పిలుస్తారు అది సగం నిండిపోయిందా లేదా సగం ఖాళీగా ఉందా ఇప్పుడు మనస్తత్వవేత్తలు మీరు ఈ కప్పును చూస్తే ఆపై అది సగం అని చెబుతారు మీరు ఆశావాది అని సగం ఖాళీ అని చెబితే మీరు నిరాశావాది కాబట్టి నిరాశావాది అంటే జీవితంలోని ఖాళీ భాగాన్ని జీవితంలోని ప్రతికూల అంశాన్ని ఎల్లప్పుడూ చూసే వ్యక్తి ఆశావాదం అంటే జీవితంలో మొత్తం భాగాన్ని పోషించేదాన్ని చూసే వ్యక్తి మరియు ఆశావాది ప్రతిదానిలో మంచిని చూస్తాడు మరియు నిరాశావాది ప్రతిదానిలో చెడుని చూస్తాడు ఇప్పుడు నేను ఆశావాదిగా లేదా నిరాశావాదిగా ఉండాలా అని మీరు అడగవచ్చు ఇప్పుడు ఇవి మీరు ఆశావాదులా లేదా నిరాశావాదులా అని గుర్తించే పరీక్షలు స్వభావం ప్రకారం మనలో కొందరు వాస్తవానికి జీవితంలోని ప్రతికూల విషయాలను గ్రహిస్తారు మరియు మనలో కొందరు వాస్తవానికి ఏది సానుకూలమైనది ఏది ఆకుపచ్చ ఏది గులాబీ అని గ్రహిస్తారు ఆపై మనం ముళ్ళ వైపు చూడము ఇప్పుడు మీ అభిప్రాయాలను మార్చుకోమని మీరు బలవంతం చేయాలని దీని అర్థం కాదు కానీ అప్పుడు అది ప్రభావం అది మీరు చాలా సార్లు ప్రతికూలంగా ఉంటారని తెలుసుకోవడం ముఖ్యం మరియు చాలా ఆశాజనకంగా ఉన్న వ్యక్తికి కూడా అదే విషయం కొన్నిసార్లు ఆ వ్యక్తి చాలా ఆశాజనకంగా ఉంటాడని గ్రహించడం చాలా ముఖ్యం అతను లేదా ఆమె చూడని కొన్ని పరిస్థితులలో కొంత పరిమితిని చూడవలసి ఉంటుంది ఇప్పుడు ఆశావాది మరియు నిరాశావాది ప్రారంభించిన జీవిత ప్రయాణం జీవిత రేసు గురించి ఏమిటి ఇప్పుడు ఆశావాది మరియు నిరాశావాది అదే సమయంలో ఇద్దరూ గమ్యాన్ని చేరుకుంటారని చెబుతారు మీరు ఒక రేసులో ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకే సమయంలో తమ లక్ష్యాలను సాధిస్తారు అప్పుడు తేడా ఏమిటి ఆశావాది ప్రయాణాన్ని ఆస్వాదిస్తాడని ఆశావాది ప్రయాణాన్ని ఆస్వాదిస్తాడని నమ్ముతారు జీవితాన్ని ఆస్వాదించినట్లయితేఆశావాది గమ్యాన్ని చేరుకునే మొత్తం ప్రక్రియను ఆస్వాదించి ఉంటాడు అయితే నిరాశావాది తాను ఆ ప్రయాణాన్ని చేపట్టాలని అన్ని సమయాలలో శపిస్తూ ఉంటాడు తనను ఆ పరిస్థితిలో ఉంచినందుకు ప్రజలను నిందిస్తూ అన్ని సమయాలను కనుగొనడం ఎవరితోనైనా తప్పు చేస్తే అతను నడుస్తూనే ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు ఇంకా ఆ స్థాయికి చేరుకుంటాడు కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవాలి నిండి ఉన్న విషయాలను చూడమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోవడం ద్వారా దృక్పథం మరియు వైఖరి ఖాళీగా ఉన్న వస్తువులను చూసే బదులు మొదటి విషయం ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్న రెండవ విషయం ఏమిటంటే మనం చూసేది అదే రెండు వేర్వేరు వ్యక్తులు రెండు వేర్వేరు విషయాలను చూస్తారు అంటే ఒకే వాదనకు రెండు వైపులా ఉండవచ్చు ఒకే వ్యక్తిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో చూడవచ్చు దృక్పథాలు ఒకరు ఈ వ్యక్తిని పూర్తిగా దుష్ట వ్యక్తిగా చూడవచ్చు మరొకరు చూడవచ్చు ఇది ఒక దేవదూతగా పూర్తిగా దయగల మరియు దైవికమైనది వ్యక్తి రెండూ సాధ్యమే మరియు అది ఒకే వ్యక్తి మరికొన్ని గ్రహణ వ్యత్యాసాలను మరియు ప్రజలు ఒకే గాజు గురించి మాట్లాడే విధానాన్ని చూడండి కాబట్టి నేను ఇందులో కొంతమంది చేసిన కొన్ని పరిశీలనలను చూస్తున్నాను సాంకేతికంగా వారు మీరు ఒక రకమైన శాస్త్రీయ సాంకేతిక వివరణ ఇస్తే వారు గాజు పూర్తిగా నిండిపోయిందని చెబుతారు నిజానికి యాభై శాతం ఇది నీరు మరియు 50 శాతం ఇది గాలి కానీ ఈ పరిస్థితిపై ఆలోచించిన ఇతరులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సామ్ లెఫ్కోవిట్జ్ ఉన్నాడు నా కప్పు సగం ఉందా అని అడిగినప్పుడు అతను చెప్పాడు పూర్తిగా లేదా సగం ఖాళీగా ఉన్న నా ఏకైక సమాధానం ఏమిటంటే నాకు కప్పు ఉన్నందుకు నేను కృతజ్ఞుడను అలెగ్జాండర్ జోడోరోవ్స్కీః ఒక రోజు ఎవరో నాకు సగం నిండిన ఒక గ్లాసు నీటిని చూపించి అది సగం నిండిపోయిందా లేదా సగం ఖాళీగా ఉందా అని అడిగారు అందుకే నీళ్లు తాగాను ఇక సమస్య లేదు ఆపై ఈ మరొక వ్యక్తి గుర్తుంచుకోండి మీ గాజు సగం నిండి ఉంది సగం ఖాళీగా లేదు గరిష్టంగా జీవితాన్ని గడపండి మరియు ఏమైనప్పటికీ గుర్తుంచుకోండి మీ రోజు ఎంత చెడ్డదో మరొకరి రోజు అంత చెడ్డది ఆపై ఆస్కార్ వైల్డ్ నుండి ప్రసిద్ధ ఉల్లేఖనం మీ గాజు సగం నిండి ఉంది నిరాశావాది సగం ఖాళీగా ఉన్నాడు మరియు ఇంజనీర్ మీకు ఆ గాజు కావలసిన దానికంటే రెట్టింపు పరిమాణంలో ఉందని చెబుతారు మొత్తం మీద గాజు సగం ఖాళీగా ఉందా లేదా సగం నిండిందా అనేది పట్టింపు లేదు మీ దగ్గర ఒక గాజు ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి మరియు దానిలో ఏదో ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి ఇది మళ్ళీ ఒక రకమైన ఆశావాద దృక్పథం ఇది గాజు నిండి లేదా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ విషయం నుండి తీసుకోబడింది కాబట్టి మీకు చేతిలో ఏదో ఇవ్వబడిందని భావించండి ఇప్పుడు ఇతర ఆప్టికల్ భ్రాంతులు ఇది వాస్తవానికి మన గ్రహణ వ్యత్యాసాలను నిర్ణయిస్తుంది దీన్ని చూడండి ఇది ఖచ్చితంగా అన్ని సమయాల్లో బాగా తెలిసిన ఆప్టికల్ ఇల్యూజన్స్లో ఒకటి మీరు మొదటి చూపులో ఏమి చూస్తారు మీరు ఒక వృద్ధ మహిళను లేదా ఒక యువతిని చూస్తున్నారా వాస్తవానికి మీరు దీనిని ఒక యువ మహిళ యొక్క జుట్టుగా చూస్తే మరియు అప్పుడు ముక్కు సరే ఆపై మీరు చిన్నదాన్ని చూడగలుగుతారు కానీ మీరు దీన్ని వృద్ధురాలి కన్నుగా చూస్తే ఆపై ఆమె తలపై ఒక కవర్ ధరించి ఇది ఆమె ముక్కు ఆపై మీరు ఇక్కడ గడ్డం చూడవచ్చు కాబట్టి మీరు మరొక వైపు చూస్తే మీరు వృద్ధురాలిని కూడా చూడవచ్చు కానీ మీరు మళ్ళీ వృద్ధురాలిని చూస్తే మీరు నిజంగా చూస్తున్నారని మనస్తత్వవేత్త చెబుతారు చాలా చిన్నది కాదు మరియు మీ జీవితంలో చాలా ప్రకాశవంతమైన అంశం కాదు మీరు యువకుడిని చూస్తే వారు మళ్ళీ మీరు జీవితంలోని ప్రకాశవంతమైన అంశాలను ఎక్కువగా చూస్తున్నారని చెబుతారు ఇప్పుడు ఇది పూర్తి కుటుంబ మైండ్ టీజర్ లాంటిది తల్లి మరియు కుమార్తెతో తండ్రి కాబట్టి మూడు ఉన్నాయి మునుపటిది ఇప్పుడు ఇక్కడ మీరు ఒక తండ్రిని కూడా చూస్తారు కాబట్టి మీరు ఈ వైపు నుండి ఈ ముక్కును చూడవచ్చు మరియు ఇక్కడ ఈ వ్యక్తి దాగి ఉన్నాడు మరియు మునుపటి చిత్రంలో ఉన్నట్లుగా మీరు యువ మిస్ మరియు వృద్ధురాలిని చూస్తారు తదుపరిదాన్ని చూడండి ఇది ఒక వృద్ధ దంపతులు ముఖాల ప్రొఫైల్లను చూడండి ఆపై దంపతులు గడిపిన సమయాన్ని గుర్తుంచుకుంటారు వారు యవ్వనంగా మరియు జీవితంతో నిండి ఉన్నారు కూర్చున్న పాత్రలను చూడండి కాబట్టి ఇక్కడ ఒక పాత్ర ఉంది ఇక్కడ మరొక పాత్ర ఉంది ఆపై ఒక వాసే ఉంది కొన్నిసార్లు కొంతమంది మధ్యలో ఈ కుండను కోల్పోతారు ఆపై ఇక్కడ మరొక మహిళ ఉంది కాబట్టి మీరు మొదటిసారి చూసినట్లుగా మీరు చాలా విషయాలు మిస్ కావచ్చు లేదా మీరు ఒక విషయం చూసి ఆపై ఇతర విషయాలను మిస్ కావచ్చు మీ అవగాహన కారణంగా జరుగుతున్న పొరపాటుగా మనము చెప్పేది ఇదే మీరు కుందేలు ను లేదా బాతు ను చూస్తున్నారా ఇప్పుడు మీరు శిక్షణ పొందినందున మీరు కుందేలు మరియు బాతు రెండింటినీ చూడవచ్చు కాబట్టి మీరు కుందేలును చూస్తే అది ఈ దృశ్యం లాంటిది అక్కడ ఒక తోక ఉంది ఇది కళ్ళు మీరు బాతును చూస్తే కాబట్టి కుందేలుకు ఇది చెవులుగా మారుతాయి మీరు బాతును చూస్తే ఇది దాని ముక్కు అవుతుంది మరియు ఇది దాని తోక అవుతుంది కాబట్టి మీరు మీలో కొందరిలాగే మొదట కుందేలును చూడవచ్చు మీలో కొందరు మొదట బాతును చూడవచ్చు వీడియోలో ఇది చాలా స్పష్టంగా ఉండకపోవచ్చు కానీ అప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మీరు దానిని చాలా సేపు చూస్తూ ఉంటే వృత్తాలు కదులుతున్న భావన మీకు కలుగుతుంది మరియు ఇది కేవలం ఒక భ్రమ అని మనకు బాగా తెలుసు ఎందుకంటే అవి కేవలం స్టేషనరీ మరియు అవి వాస్తవానికి కదలడం లేదు ఇప్పుడు మీరు చూసేది నిజం కాదని మీరు స్పష్టంగా చూసినప్పుడు మీరు వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు దీన్ని కూడా గుర్తుంచుకోవాలి అని అర్థం చేసుకోండి మీరు ఎల్లప్పుడూ నిజం కాని లేదా దాని సరైన ప్రొఫైల్లో మీకు వాస్తవికతను చూపించనిదాన్ని చూస్తారు నలుగురు అంధులు వెళ్లి ఒక ఏనుగును చూశారని మీ అందరికీ చెప్పబడింది నిజానికి వారు చూస్తున్నది వాస్తవానికి ఏనుగును తాకడం ఒక వ్యక్తి ఏనుగు కాలు తాకి ఒక స్తంభం లా కనిపిస్తుంది అని చెప్పాడు అవతలి వ్యక్తి తన చేతిని దాని శరీరం పై ఉంచాడు మరియు అప్పుడు అతను అది ఒక గోడ వంటిది అని చెప్పారు మరియు మొదలైనవి కాబట్టి మూడవ వ్యక్తి దానిని ముందు భాగంలో పట్టుకొని ఆపై అతను ఓహ్ ఇది ఒక చెట్టు లాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరూ దానిలోని ఒక భాగాన్ని తాకినప్పుడు వారు ఏనుగు యొక్క మొత్తం భాగాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆపై వారిలో ఎవరికీ పూర్తి చిత్రం దొరకలేదు ఇప్పుడు ఇది జరిగినప్పుడు కొన్నిసార్లు మనం పరిస్థితిని ఈ విధంగా విశ్లేషిస్తాము మనం ఒక కేసును విశ్లేషించి ఆపై ప్రజలను చూస్తాము ప్రజల గురించి ఏదో వింటాము ఆపై కొన్నిసార్లు పుకార్లు కూడా వింటాము మనము దానిని ధృవీకరించాలనుకోవడం లేదు మనము కూడా ప్రజలను అడగాలనుకోవడం లేదు కానీ మనము మన స్వంత పక్షపాతాన్ని ఏర్పరుచుకుంటాము మరియు ఆ సంబంధాన్ని నాశనం చేయనిస్తాము ఇప్పుడు ఈ సందర్భంలో ఇతరులు నన్ను అర్థం చేసుకోవడం లేదని మరియు నేను ఎంత మంచివాడిని అని ప్రజలు చ ూడటం లేదని ప్రజలు తరచుగా చెబుతారు వారు ఎల్లప్పుడూ నన్ను తప్పుగా చూస్తారు ఇప్పుడు ఇవి సాధారణ విషయాలు కానీ నేను ఈ వీడియోను స్టీవెన్ కోవీ నుండి మరొక కథతో ముగించాలనుకుంటున్నాను మరియు మరియు ఈ న్యూయార్క్ సబ్వే కారులో ప్రయాణించేటప్పుడు అతను వివరించే సంఘటన ఇది

దృక్పథంలో మార్పు మీ నమూనాలో పూర్తి మార్పు మనస్సు నమూనా ప్రపంచ దృక్పథం మీరు ప్రజలను చూస్తున్న విధానం కాబట్టి పూర్తి మార్పు వచ్చింది అది అతనికి ఎలా జరిగింది మీకు ఒక కథ చెబుతాను కాబట్టి అతను ఈ న్యూయార్క్ సబ్వే కారులో ఉన్నాడు అది చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది ఆపై ప్రజలంతా క్షేమంగా ఉన్నారు ఆపై వారు తమ బిజీ రోజు బిజీ షెడ్యూల్ తర్వాత తిరిగి వస్తున్నారు కొందరు వార్తాపత్రికలు చదువుతున్నారు కొందరు నిశ్శబ్దంగా ఏదో వింటున్నారు వారిలో చాలా మంది చాలా డ్రోసీ మూడ్ ఉన్నారు ఆపై వారిలో కొందరు నిజానికి నిద్రపోయి ఆపై తల ఊపుతున్నారు ఈ సమయంలో ఒక మధ్య వయస్కుడు కారులో ఎక్కాడు ఆపై అతను వాస్తవానికి ముగ్గురు పిల్లలతో వచ్చాడు అతనికి ఒక చిన్న అబ్బాయి తరువాత ఇద్దరు సోదరీమణులు ఉండేవారు ఇప్పుడు అతను వచ్చాడు ఆపై అతను కోవీ పక్కన కూర్చున్నాడు ఆపై అతను కూర్చున్నాడు ఆపై అతను తన ప్రపంచంలో పూర్తిగా మరచిపోయాడు ఆపై అతను పిల్లలను ఆడనిచ్చాడు ఇప్పుడు మీరు పరిస్థితిని ఊహించవచ్చు అది చాలా ప్రశాంతంగా ఉంది చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఈ పిల్లలు ఇక్కడ అక్కడ తిరగడం ప్రారంభించారు వారు శబ్దం చేయడం ప్రారంభించారు వారు ఆడటం ప్రారంభించారు వారు దాగుడు మూతలు ఆడటం ప్రారంభించారు వారు వెళ్లి ఎక్కడో కొట్టారు ఒకరి వార్తాపత్రిక వారు లాగడం ప్రారంభించారు వారు చాలా శబ్దం చేశారు ఆపై ప్రతి ఒక్కరూ చిరాకు పడ్డారు ఆపై ఇది అటువంటి కారు మరియు రాత్రి సమయం మరియు ఈ పిల్లలు వచ్చి వారి నిద్రను పాడుచేస్తారని వారి శాంతిని పాడు చేస్తారని ఎవరూ ఊహించలేదు అప్పుడు వారికి చాలా కోపం వచ్చింది మరియు ఈ వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడో వారికి అర్థం కాలేదు రచయిత స్టీవెన్ కోవీ కూడా కోపంగా ఉన్నాడు అతను పిల్లలను చూసి కేకలు వేస్తాడని అనుకున్నాడు కానీ కూర్చున్న వ్యక్తి వారి పిల్లలు పిల్లలపై కేకలు వేయమని మొదట ఈ తండ్రిని అడగాలని అతను అనుకున్నాడు ఇప్పుడు అతను తండ్రిని అడగాలనుకునే ముందు లేదా కోపంగా ఆ వ్యక్తిని కేకలు వేసే ముందు పిల్లలకు ఏమీ చేయనందుకు ఈ వ్యక్తులు చాలా కోపంగా ఉన్నారని అర్థంచేసుకోలేనందుకు అతను కేవలం ఒక నిమిషం తెలుసుకోవాలనుకున్నాడు అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు ఇది చాలా అసాధారణంగా కనిపిస్తుందని అతను ఒక నిమిషం పాటు అనుకున్నాడు ఈ వ్యక్తి కేవలం నిశ్శబ్దంగా ఉన్నాడు ఆపై ఇదంతా అతని పిల్లలందరూ చాలా శబ్దం చేస్తున్నారు మరియు చాలా ఇబ్బంది మరియు భంగం కలిగిస్తుంది మరియు అతను ఎందుకు ఎక్కడో తప్పిపోయినట్లు కనిపిస్తున్నాడు మరియు ఏమి జరుగుతుందో దాని గురించి అంతగా పట్టించుకోలేదు కోవీ అతన్ని సున్నితంగా ఇబ్బంది పెట్టి పిల్లలను శబ్దం చేయకుండా ఆపడానికి మీకు అభ్యంతరం ఉందా అని అడిగినప్పుడు అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు అతను అవును నేను చేస్తాను అని చెప్పాడు మరియు అతను నిశ్శబ్దంగా ఉన్నాడా ఎందుకు అడిగాడు మరియు అతను దేని గురించి ఆలోచిస్తున్నాడు మీరు అడిగినప్పటి నుండి నేను కాదు అని అతను చెప్పాడు మీకు చెప్పటానికి మనస్సు వాస్తవానికి మనము ఆసుపత్రి నుండి తిరిగి వస్తున్నాము అక్కడ వారి తల్లి ప్రమాదానికి గురైన తరువాత ఆమెను చేర్చుకున్నట్లు నాకు సమాచారం అందింది మరియు మనము వెళ్ళాము ఆమె నిజంగా చనిపోయింది కాబట్టి మేము కేవలం అంత్యక్రియల మైదానం నుండి వస్తున్నాము అప్పుడే ఆమెను మేము ఖననం చేశాము ఆపై పిల్లలు ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవారు మరియు నేను ఆమెను చాలా ప్రేమించాను ఆపై ఆమె మనందరినీ ప్రేమించింది మరియు ఆమె నా పిల్లలను పూర్తిగా చూసుకుంది మరియు ఆమె వారి పట్ల ఎంత ప్రేమ మరియు శ్రద్ధ చూపుతుందో నాకు తెలియదు నేను నా వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను కానీ ఈ రోజు వారు ఎల్లప్పుడూ ఈ కారులో వెళ్లాలని కోరుకున్నారు మరియు నేను వారిని ఎప్పుడూ అనుమతించలేదు మనసు మార్చుకున్న నేను వారిని కారు లోపలికి తీసుకువచ్చాను నేను వారిని భయపెట్టడానికి వారు కోరుకున్నది చేయడానికి అనుమతించాను మరియు నేను పూర్తిగా కోల్పోయాము ఎందుకంటే మేము ఇంటికి చేరుకున్న వెంటనే మేము శూన్యతను ఎలా పూరించబోతున్నామో మరియు ఈ పిల్లలు ఏమి చేయబోతున్నారో నాకు తెలియదు ఈ పిల్లలను నేను ఎలా చూసుకుంటాను ఇప్పుడు ఇది నా మనస్సులో ఉన్న ఆలోచన ఇది నన్ను ఇబ్బంది పెడుతోంది మరియు క్షమించండి వారు మిమ్మల్ని బాధపెడుతున్నారని నాకు తెలియదు అతను పిల్లలను ఆపబోతున్నప్పుడు స్టీవెన్ కోవీ అలా చేయవద్దని చెప్పాడు ఆపై అతను తనకు ఏమి జరిగిందో గ్రహించాడు అతను ఈ వ్యక్తిపై చాలా కోపంగా ఉండటానికి ఒక నిమిషం ముందు పిల్లలతో చాలా కోపంగా మరియు సరిగ్గా ఉన్నప్పుడు తన భార్య కారు ప్రమాదంలో మరణించిందని ఆపై వారు వెళ్లారని ఆ వ్యక్తి ఈ సంఘటనను వివరించాడు మరియు ఆమెను ఖననం చేసి ఆపై వారు తిరిగి వస్తున్నారు మరియు ఆమె చాలా చిన్నది చాలా శ్రద్ధగలది మరియు తరువాత వారు ఆమెను చాలా మిస్ అవుతున్నా స్టీవెన్ కోవీ కోపం నుండి అలాంటి కరుణ మరియు భావోద్వేగానికి మారడానికి కారణం ఏమిటి అప్పుడు అతను అది సానుభూతి అని అది తన భావన అని గ్రహించాడు అతను అతన్ని అడగడం మంచిదని గ్రహించిన మరొక వ్యక్తి ఆపై అతను ఈ వ్యక్తి గురించి అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను తదుపరి నియమాన్ని రూపొందిస్తాడు ఇది ఆయన చెప్పే ఐదవ అలవాటుః పక్షపాతం ద్వారా మార్గనిర్దేశం చేయవద్దు మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తరువాత అర్థం అవుతుంది మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తరువాత అర్థం అవుతుంది అని చెప్పడానికి బదులుగా ప్రజలు నన్ను అర్థం చేసుకోరు ఈ వ్యక్తి మనస్సులో ఏమి ఉందో నాకు తెలియదు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు తండ్రి అయితే మీ కొడుకును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కొడుకు అయితే మీ తండ్రిని అర్థం చేసుకోండి స్నేహితుల మధ్య గురువు మరియు ఉపాధ్యాయుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోండి పొరుగు సమాజం వివిధ మత సమాజం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సానుభూతి చూపడానికి ప్రయత్నించండి దయతో ఉండటానికి ప్రయత్నించండి సానుభూతి అంటే వాస్తవానికి అనుభూతి చెందడం మిమ్మల్ని మీరు వ్యక్తి యొక్క ఇతర బూట్లలో ఉంచుకోండి భర్త కార్యాలయం నుండి ఆలస్యంగా వచ్చినప్పుడు భార్య అంత కోపంతో వాకిలిని తెరుస్తుంది ఎందుకంటే భర్త నిజానికి వాగ్దానం చేసాడు ఆమెను షాపింగ్ కోసం లేదా సినిమా కోసం బయటకు తీసుకువెళ్లాలి ఆపై అతను చాలా ఆలస్యంగా వచ్చాడు ఇప్పుడు అతను ప్రమాదానికి గురయ్యాడని గ్రహించకుండానే ఆమె అతనిపై కేకలు వేయడం ప్రారంభించింది ఆపై అతన్ని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆపై ఆమె కోపంలో ఆమె ఈ విషయాలన్నీ చూడలేదు అతని చేతిలో కొంత కట్టు ఉందని ఆపై ఆమె కోపం తగ్గిన తరువాత ఏమి జరిగిందో ఆమె చూసింది ఇప్పుడు ప్రతిచోటా ఈ పరిస్థితి సాధ్యమే మీరు మీ భావోద్వేగాలను బయటపెట్టడానికి ముందు అవతలి వ్యక్తి అలా ప్రవర్తించడానికి కారణమేమిటో అవతలి వ్యక్తి నుండి తెలుసుకోవడానికి మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తారు బదులుగా అసాధారణ మార్గంలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది మరియు మీరు ఆ జవాబును కనుగొనడానికి ప్రయత్నిస్తే మీరు చాలా అనియంత్రిత భావోద్వేగ పద్ధతిలో ఎందుకు ప్రవర్తించాలి అనే ప్రశ్న మీ మనస్సులో ఉండదు ఇప్పుడు అది అతని గోల్డెన్ రూల్ మొదట అర్థం చేసుకోవడానికి తరువాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఆయన చెప్పారు కాబట్టి ఇది మీకు చాలా ఇవ్వబోతోందని గుర్తుంచుకోండి ప్రజలతో వ్యవహరించే మీ భావోద్వేగ పద్ధతిలో ముఖ్యమైన సవాలు కానీ ఈ అలవాటును అభ్యసించడానికి ప్రయత్నించండి ఈ అలవాటును పెంపొందించుకోండి తదుపరిసారి ఎవరైనా చాలా అసాధారణమైన రీతిలో ప్రవర్తిస్తున్నారని మీకు తెలిసినప్పుడు భావోద్వేగాల పరంగా మీరు కేవలం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వెళ్లి కేకలు వేసే బదులు లేదా ప్రతిస్పందించే బదులు ఆ వ్యక్తి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో మొదట తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆ వ్యక్తి చెప్పడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు ఒక వాతావరణాన్ని సృష్టించండి మీరు సానుభూతితో ఉన్నారని చూపించండి మీరు సానుభూతితో ఉన్నారని చూపించండి మీరు దయగలవారని చూపించండి ఆపై ఆ వ్యక్తి మీతో సుఖంగా ఉండేలా చేయండి ఆ వ్యక్తి తన సంతోషాన్ని పంచుకునేలా అలాగే బాధ కలిగించే భావాలను పంచుకునేలా చేయండి ఇబ్బంది కలిగించేది ఈ వ్యక్తిని ఆందోళనకు గురిచేసే విషయం తెలుసుకోండి మరియు వ్యక్తి అయితే దానిని మీతో పంచుకోవచ్చు అప్పుడు మీకు తెలుస్తుంది అవతలి వ్యక్తిని దూషించడానికి తిట్టడానికి భావోద్వేగపరంగా దూషించడానికి మీకు ఎటువంటి కారణం ఉండదు కాబట్టి గుర్తుంచుకోండిః అర్థం చేసుకోవడానికి మొదట వెతకండి తరువాత అర్థం చేసుకోండి కాబట్టి ఈ ఆలోచనతో నేను దీనిని ఒక రిమైండర్తో ముగిస్తున్నాను ఒకవేళ మీరు స్టీవ్ జాబ్ వీడియో చూడకపోతే వెళ్లి దానిని చూడండి ఆపై ఈ పుస్తకం స్టీవెన్ కోవీ యొక్క సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ నేను రెండు అలవాట్లను కవర్ చేసాను ఎందుకంటే అవి పెంపకంలో ప్రాథమికమైనవి వ్యక్తిత్వం పరంగా మిమ్మల్ని అభివృద్ధి చేయడంలో మరియు మృదువైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మొదటిది మునుపటి దానిలో చర్చించబడింది మీరు ముగింపును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించండి మరియు నేను ఇక్కడ చర్చించిన రెండవది వాస్తవానికి దాని క్రమంలో ఇది ఐదవది మీరు సానుభూతిని పెంపొందించుకోవాల్సిన అలవాటు మరియు మీరు ప్రతిస్పందించే ముందు అవతలి వ్యక్తిని అనుభూతి చెందాలి కాబట్టి ఈ గమనికతో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మనము తదుపరి వీడియోలో మళ్లీ కలుస్తాము